ఇప్పుడు మనము సర్క్యూట్లలో విద్యుత్ మూలకాలను పరిశీలిద్దాము విద్యుత్ మూలకం కనీసం రెండు టెర్మినల్స్ ని కలిగి ఉంటుంది మరియు టెర్మినల్స్ అనగా ప్రాథమికంగా కరెంట్ ప్రవహించే పాయింట్లు కాబట్టి సాధారణంగా మూలకం రెండు తీగలు ఉన్న బాక్స్ ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇది టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 2 మరియు ఈ టెర్మినల్ ద్వారా ఒక కరెంట్ ప్రవహిస్తుంది మరియు మనము ఏవైనా రెండు టెర్మినల్స్ మధ్య వోల్టేజ్లను కొలుస్తాము ఈ సందర్భంలో మనకు ఒకే జత టెర్మినల్స్ ఉన్నాయి మరియు వాటి మధ్య కొలవగల ఒకే వోల్టేజ్ ఉంది మరియు ముఖ్య విషయం ఏమిటంటే మనము వోల్టేజ్ మరియు కరెంట్ల మధ్య ఉన్న సంబంధాలతో మాత్రమే పని చేస్తాము అంటే టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ V మరియు కరెంట్ టెర్మినల్స్ గుండా వెళుతుంది అంటే మనకు సరిపోతుంది అంతర్గత వివరాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మూలకం రూపకల్పన కోసం మూలకం యొక్క అంతర్గత వివరాలు అవసరం కానీ సర్క్యూట్ విశ్లేషణ కోసం అవసరము లేదు ఇప్పుడు వాస్తవానికి మనకు రెండు కంటే ఎక్కువ టెర్మినల్స్ కలిగిన విద్యుత్ మూలకాలు ఉండవచ్చు మనకు ఇలాంటి మూడు టెర్మినల్స్ కలిగిన మూలకం ఉండవచ్చు మనకు ఈ మూడింటికి వెళ్ళే కరెంటులను కలిగి ఉండవచ్చు మరియు మనము ఏ రెండు టెర్మినల్స్ మధ్య అయినా వోల్టేజ్లను కూడా కొలవవచ్చు మనకు N టెర్మినల్ ఎలిమెంట్ లు ఉంటే N మైనస్ 1 స్వతంత్ర వోల్టేజీలు మరియు కరెంటులు ఉన్నాయని ఇప్పుడు త్వరలో స్పష్టమవుతుంది ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏమిటి కనీసం ఒక లూప్ మూలకాలైనా వుండే విధంగా ప్రాథమికంగా మూలకాల యొక్క పరస్పర అనుసంధానం నేను దీనిని రెండు టెర్మినల్ మూలకాల ఉదాహరణలతో చూపిస్తాను కాబట్టి మనకు సర్క్యూట్లో కొన్ని భాగాలు ఉండవచ్చు ప్రస్తుతానికి ఈ భాగాల గురించి చింతించకండి కాబట్టి మనము ఇక్కడ అనేక భాగాలను అనుసంధానించవచ్చు లూప్ అనేది మీరు నోడ్ నుండి ప్రారంభించే ప్రదేశం సర్క్యూట్ లో వుండే అనేక మూలకాల ద్వారా ప్రయాణించి తిరిగి అదే నోడ్ కు రండి మరియు నోడ్ అంటే ఏమిటి ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క పరస్పర అనుసంధానం ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క ఈ నిర్వచనం ఏమిటి మనకు కనీసం ఒక లూప్ ఉందని చెప్పాము ఎందుకంటే ఇలాంటి సర్క్యూట్లో కొన్ని ఆసక్తికరమైన ప్రవర్తనలనను కలిగి ఉండాలని అనుకుంటున్నాము నేను ఒక్క మూలకాన్ని మాత్రమే తీసుకున్నాను మరియు అది లూప్ లో లేదు దీనిలోని కరెంట్ సున్నాగా ఉంటుందని మీరు గమనించవచ్చు కాబట్టి ఇది ఆసక్తికరంగా ఉండదు మరియు ఇది ఒక్క మూలకం మాత్రమే కాదుఒక సర్క్యూట్ మూలకాలతో అనేక గొలుసులను కలిగి ఉండి లూప్ ఏర్పడకపోతే అందులో కరెంట్ సున్నా అవుతుంది లూప్ లేని ఈ సర్క్యూట్ లు ఏ మాత్రం ఆశక్తికరంగా వుండవు సర్క్యూట్ లు ఆసక్తి కరంగా ఉండాలంటే కనీసము ఒక లూప్ అయినా అందులో ఉండాలి నోడ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క పరస్పర అనుసంధాన బిందువు మరియు లూప్ అనేది మూలకాలతో కూడిన క్లోజ్డ్ మార్గం మనము తరువాత సర్క్యూట్ ల విశ్లేషణ కు వెళ్ళినపుడు ఈ అంశాలు చాలా ముఖ్యమయినవి ఇప్పుడు నోడ్ అనేది మూలకాల యొక్క ఇంటర్కనెక్షన్ పాయింట్ అని చెప్పాము కాబట్టి నోడ్ అనేది భౌతికంగా గీయబడిన ఒక బిందువు కానవసరం లేదుకానీ నోడ్ ఇలా గీయవచ్చు నేను ఈ రకమైన సర్క్యూట్ను గీయండి ఇపుడు నేను ఏ విధమైన నిరోధకత లేని ఆదర్శమయిన వైర్లను వుపయోగించి సర్క్యూట్ ను డ్రా చేస్తాను ఇప్పుడు మొత్తం విషయం ఏమిటంటే ఈ మూలకము మరియు ఆ మూలకము ఇంకా అనేక మూలకాల యొక్క ఇంటర్కనెక్షన్ అనేది ఒకే ఒక్క నోడ్ అవుతుంది